హార్న్ యాంటెన్నాపై ఎన్పీటిఈల్ ఉపన్యాసానికి స్వాగతం మేము మునుపటి ఉపన్యాసంలో ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ ని చూశాము మరియు దాని డైరెక్టివిటీ 3 5 అని కనుగొన్నాము ఇది డైపోల్ కంటే కొంచెం మెరుగ్గా ఉండవచ్చు కానీ అది సరిపోదు కాబట్టి మాకు అధిక డైరెక్టివిటీ కావాలి దాని కోసం ఎపర్చరు ఫ్లేర్గా ఉన్నట్లైతే అప్పుడు మనం చాలా పెద్ద ఎపర్చరు ఓపెనింగ్ పొందవచ్చు కాబట్టి లాంబ్డా నాట్ పరంగా ఎపర్చరు యొక్క ఏరియా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనము అధిక గెయిన్ లను పొందగలుగుతాము కావున ఆ రకంలో మొదటిదాన్ని హార్న్ అంటారు ఇది H ప్లేన్ హార్న్ H ప్లేన్ హార్న్ వాస్తవానికి ఇది వేవ్గైడ్ అని మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ప్లేన్ లో ఉన్న వేవ్ H ఫీల్డ్ అని మనం చూశాము ఇది వేవ్గైడ్ యొక్క H ప్లేన్ అని చెప్పగలను లేదా మనం రెక్టాoగులార్rectangular వేవ్గైడ్కు తిరిగి వెళితే మంచిది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ దిశలో ఉందని మీకు తెలుసు మాగ్నెటిక్ ఫీల్డ్ ఈ దిశలో ఉంటుంది అంటే రెక్టాoగులార్ నిర్మాణాల యొక్క H ప్లేన్ x z ప్లేన్ అని మనం చెప్పగలం అది ఫ్లేర్ చేయబడితే ఇది ఒక హార్న్ లో ఫ్లేర్ అవుతున్నట్లు మీరు చూస్తే దీనిని H ప్లేన్ హార్న్ అంటారు మీరు సైడ్ వ్యూ చూస్తే ఇది టాప్ వ్యూ రెక్టాoగులార్ వేవ్గైడ్ యొక్క సైడ్ వ్యూ చూస్తే ఇది విస్తృత పరిమాణం ఇప్పుడు అకస్మాత్తుగా ఇక్కడ నుండి అది ఫ్లేర్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లేర్ ఒక కోణం ద్వారా జరుగుతుంది మరియు మీరు ఈ రెండు పంక్తులను ఒక హైపోథెటికల్ పాయింట్ వద్ద ప్రొజెక్ట్ చేస్తే మేము ఈ పాయింట్ ని అపెక్స్ అని పిలుస్తాము ఈ సమయంలో ఫ్లేరింగ్ ఒక కోణాన్ని psi కోణాన్ని చేస్తుంది కాబట్టి ఈ అపెక్స్ నుండి ఈ చివర వరకు మనం R2 అని పిలుస్తున్నాము మరియు ఈ అపెక్స్ నుండి నేరుగా హార్న్ ఎపర్చరు మధ్యలో వెళితే దానిని R1 అని పిలుస్తాము వాస్తవానికి రెక్టాoగులార్ వేవ్గైడ్ TE10 మోడ్ను తీసుకువస్తోంది అకస్మాత్తుగా అక్కడ ఫ్లేర్ మొదలవుతున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ సోర్సెస్ సృష్టించబడతాయి కాబట్టి ఒక సీలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఈ ఫ్లేరింగ్ స్టార్ట్ పాయింట్ నుండి ఫ్లేరింగ్ చివరి పాయింట్ వరకు దీని లోపల రేడియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వృత్తాకార ఫేజ్ పంపిణీతో సీలిండ్రికల్ ఫేజ్ హార్న్ ఉంది కావున విషయం ఏమిటంటే స్పష్టంగా ఇక్కడ మీరు ఎపర్చరు వద్ద ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ వద్ద ఉన్న ఫేజ్ మధ్యలో ఉన్న ఫేజ్ కు భిన్నంగా ఉంటుందని మీరు చూస్తారు ఇక్కడ ఒక ఫేజ్ ఎర్రర్ ఉంది ఎందుకంటే ఏదైనా ఎపర్చరు ప్రకాశం అనే ఆలోచన ఏమిటంటే ఎపర్చర్ ను ఏకరీతి దశతో ప్రకాశించగలిగితే అప్పుడు మనకు గరిష్ట రేడియేషన్ డైరెక్టివిటీ రెండు వైపుల గరిష్టంగా ఉంటుంది ఇక్కడ ఈ విషయం డైరెక్టివిటీని పరిమితం చేస్తుంది లేదా తగ్గిస్తుంది కాని మనకు చాలా పెద్ద ఎపర్చరు లభిస్తోంది కాబట్టి ఈ రెండు ప్రభావాలు వాస్తవానికి కౌంటర్ పోజ్ అవుతాయి అది పెద్ద ఎపర్చరు డైరెక్టివిటీ మోడ్ను చేస్తుంది మరియు ఈ ఎర్రర్ దానిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది వాస్తవానికి మీరు ఇక్కడ చేస్తున్న ఈ ఫేజ్ ఎర్రర్ చాలా ఎక్కువగా ఫ్లేర్ అవకూడదని ఒక పరిమితి ఉంది అంటే ఈ ఫేజ్ ఎర్రర్ ఒక పాయింట్ ను మించకూడదు సాధారణంగా H ప్లేన్ హార్న్స్ కోసం పరిమితి ఫేజ్ ఎర్రర్ ఎపర్చరు ఇరువైపులా ప్లస్ మైనస్ π బై 4 ని మించకూడదు అంటే ఈ పాయింట్ నుండి ఈ ఫేజ్ వరకు ఫేజ్ ఎర్రర్ అంటే π బై 4 ని మించకూడదు అదేవిధంగా ఇక్కడ కూడా π బై 4 ని మించకూడదు కాబట్టి అది పరిమితి ఇక్కడ నేను మీకు నిజమైన H ప్లేన్ హార్న్ ను చూపిస్తాను ఇది రెక్టాoగులార్ వేవ్గైడ్ ఇక్కడ కనెక్ట్ కావడాన్ని మీరు చూస్తారు ఈ వైపు రెక్టాoగులార్ వేవ్గైడ్ నిర్మాణం ఇది రెక్టాoగులార్ వేవ్గైడ్ మరియు ఇది మీరు H ప్లేన్ ఫ్లేర్ గా మారుతోందని చెప్తున్నారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది డైరెక్ట్ అవుతుంది మాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వెళుతుంది కాబట్టి ఈ x z ప్లేన్లో ఫ్లేర్ ఉంటుంది మరియు మీరు ఇక్కడ నుండి చూస్తే దీనికి ఫ్లేర్ వస్తుంది అపెక్స్ ఇక్కడ ఎక్కడో ఉంది నేను ఈ పాయింట్ను విస్తరిస్తే నాకు ఇక్కడ ఒక అపెక్స్ వస్తుంది ఆ అపెక్స్ కి సంబంధించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాము కాబట్టి ఈ సంఖ్యను పరిశీలిస్తే మనం సులభంగా లెక్కించగలమని చెప్పవచ్చు ఫేజ్ ఎర్రర్ ఏమిటి మరియు ఫేజ్ ఎర్రర్ π బై 4 కంటే తక్కువగా ఉండాలి అనే కండిషన్ ఏమిటి కాబట్టి ఫేజ్ ఎర్రర్ k0 R2 మైనస్ R1 విలువ π బై 4 కి తక్కువ సమానంగా ఉండాలి అని వ్రాయవచ్చు ఇప్పుడు R1 అంటే ఏమిటి నేను ఫ్లేర్ యాంగిల్ సైడ్ను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను R1 ఏమీ కాదు అది R2 కాస్ psi బై 2 మరియు a' ఏమిటి a' అంటే ఎపర్చరు యొక్క మొత్తం విస్తృత పరిమాణం అంటే 2R2 sin psi బై 2 ఇప్పుడు నాకు అవసరమైన కోణం ఏమిటో మీరు సులభంగా తెలుసుకోవచ్చు ఒకవేళ ఇందులో ప్రవేశపెడితే అది 4 కన్నా తక్కువగా ఉండాలి ట్యాన్ సై బై 4 విలువ లాంబ్డానాట్ బై 4 a తక్కువగా లేదా సమానంగా ఉండాలి కాబట్టి సై యొక్క గరిష్ట విలువ పరిమితం ఎందుకంటే మీరు అలా చేయకపోతే మీరు ఎపర్చరు వద్ద ఫేజ్ పంపిణీని భంగపరుస్తారు కాబట్టి ఫ్లేర్ కోణం యొక్క గరిష్ట విలువ ఇది హార్న్స్ కొలతలు మరియు పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది వాస్తవానికి హార్న్ కు రావడానికి మా ప్రధాన ప్రేరణ మనకు పెద్ద ఎపర్చరు కావాలని చెప్పాము ఒకవేళ మనకు పెద్ద ఎపర్చరు ఓపెనింగ్ కావాలంటే ఫ్లేర్ యాంగిల్ చిన్నగా ఉండాలి అపుడు అది చాలా పొడవైన మరియు స్థూలమైన హార్న్ అవుతుంది కాబట్టి హార్న్ల యొక్క ప్రతికూలత ఏమిటంటే అవి చాలా బల్కి గా ఉండటం కాబట్టి హార్న్ తో మనం నిరాడంబరమైన గెయిన్ మాత్రమే పొందగలం వాస్తవానికి మీరు ఎక్కువ గెయిన్ లను ను పొందాలనుకుంటే హార్న్ ఉపయోగించబడదు అప్పుడు ఎక్కువ గెయిన్ పొందడానికి రిఫ్లెక్టర్ యాంటెన్నాని ఉపయోగించాలి అందుకే మీరు ఉపగ్రహలలో లేదా రేడియో మిలిటరీలలో ఎక్కువగా చూస్తారు చివరికి వారు దాని కోసం డిష్ యాంటెన్నాను ఉపయోగిస్తారు దాని కోసమే ఈ రిఫ్లెక్టర్ హార్న్ ద్వారా ఈ గెయిన్ మొత్తాన్ని మీరు పొందాలనుకుంటే పరిమాణంలో హార్న్ చాలా పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే ఇది వెడల్పైనది మరియు ఇది పూర్తిగా లోహ నిర్మితం సాధారణంగా ప్రాక్టికల్ హార్న్ల కోసం మనకు 10 లాంబ్డా కంటే ఎపర్చరు పరిమాణాలు లేవు కాబట్టి 10 లాంబ్డా విషయం కోసం కూడా హార్న్ 100 వేవ్లెంగ్థ్ కి దగ్గరగా ఉంటుంది వైవిధ్యాన్ని ఈ పద్ధతిలో పరిమితం చేసినప్పుడు ఎపర్చరు ఫీల్డ్ లో దశల వైవిధ్యాన్ని మేము విస్మరించవచ్చని ఇప్పుడు మనం చెప్పగలం హార్న్ కు ఫీడింగ్ ఇచ్చే ఆధిపత్య TE10 మోడ్ కోసం ఎపర్చరు ఫీల్డ్ అదే విధంగా భావించవచ్చు కాబట్టి మేము ఎపర్చర్ ఫీల్డ్ను ay E0కాస్ π x బై a' అని వ్రాయవచ్చు దయచేసి a' ఇక్కడ x లెస్ థాన్ a' బై 2 కి సమానమైనది మరియు y లెస్ థాన్ b బై 2 కి సమానం అని గుర్తుంచుకోండి కాబట్టి ఫార్ ఫీల్డ్ ఏమిటో మనం సులభంగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంలో ఎటువంటి ఫై కాంపోనెంట్ ఉండదు ఎందుకంటే మనం ఇప్పటికే చూసిన ఫీల్డ్లో x కాంపోనెంట్ లేదు ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ కేసు కాబట్టి Eθ అనేది jk0 a b E0 బై 4r e టు ద పవర్ మైనస్ j k0r సైన్ phi sinc v కాస్ u బై π బై 2 హోల్ స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అయితే v అనేది k0 b బై 2 సైన్ తీటా సైన్ ఫై మరియు u అనేది k0 a బై 2 సైన్ తీటా కాస్ ఫైకి సమానం మరియు బీటా అనేది k0 స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ బై a' హోల్ టు ది పవర్ 12 వరకు ఉంటుంది కాబట్టి a' పెద్దది కాబట్టి మీరు ఇక్కడ నుండి చూడవచ్చు కాబట్టి బీటా దాదాపు k0 మరియు D అనేది బీటా హార్న్ యొక్క డైరెక్ట్విటీ D అనేది 64 ఇది నేను ఓపెన్ ఎండ్ వేవ్గైడ్ నుండి వ్రాస్తున్నాను a స్థానంలో మాత్రమే a'ని భర్తీ చేస్తున్నాను కాబట్టి అది 64 ab బై k0 లాంబ్డా నాట్ స్క్వేర్ అవుతుంది ఈ k0 విలువను ఉంచడం ద్వారా మీరు 10 2 ab బై లాంబ్డా నాట్ స్క్వేర్ కు సమానం అవుతుంది ఇది మీ భౌతిక ప్రాంతం విద్యుత్ ప్రభావవంతమైన విద్యుత్ భౌతిక ప్రాంతం వాస్తవానికి డైరెక్టివిటీ 10 రెట్లు ఎక్కువ మీరు దీని ద్వారా పొందుతున్నారు అందువల్ల మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలో హార్న్ యొక్క గెయిన్ తప్పనిసరిగా ఇప్పుడు హార్న్ పొడవు స్థిరంగా ఉంటే అంటే ఈ పొడవు స్థిరంగా ఉంటేకానీ అధిక గెయిన్ పొందాలనుకుంటే ఫ్లేర్ యాంగిల్ ని కొంతవరకు పెంచడం ద్వారా పొందవచ్చు అది ఫేజ్ ఎర్రర్ π బై 4 పరిమితి కి కారణమవుతుంది కానీ ఎపర్చరు పెరుగుతుంది ఎందుకంటే నేను ఫ్లేర్ యాంగిల్ ని పెంచినపుడు ఎపర్చరుపెరుగుతుంది కాబట్టి కొంతవరకు నేను పొందే గెయిన్ అది ఏదో ఒక ఫేజ్లోని నష్టాన్ని భర్తీ చేస్తుంది కాబట్టి ప్రజలు దీనిని విశ్లేషించారు మరియు 0 75π యొక్క ఫేస్ ఎర్రర్ వరకు ఎపర్చర్ను a తో పెంచడం ద్వారా లేదా గరిష్ట గెయిన్ పొందడం సాధ్యమని కనుగొన్నారు అంటే 3 బై 4π ఆ సమయంలో మేము π బై 4 అని చెప్తున్నాము ఇప్పుడు మేము 3 బై 4π వరకు మీరు వెళ్ళవచ్చు అని చెప్తున్నాము కాబట్టి ఫార్ములా నుండి వచ్చే గెయిన్ ఇప్పుడు తగ్గుతుంది కాని ఆ తగ్గింపు అనేది 10 3 అది నేను H ప్లేన్ హార్న్ కు కొత్త గెయిన్ అని చెప్పగలను వాస్తవానికి ఈ ఫేస్ ఎర్రర్ 1 3ab బై లాంబ్డా నాట్ స్క్వేర్ కారకం ద్వారా గెయిన్ను తగ్గిస్తుంది అప్పుడు మేము దీనిని ఎందుకు ఎంచుకుంటున్నామో మీరు చెప్పగలరు ఎందుకంటే నేను a' నీ పెంచుతున్నాను దీని ద్వారా గరిష్ట గెయిన్ పొందవచ్చు ఇది సాధారణంగా ఉపయోగించే సూత్రం కాబట్టి నేను ఈ 3 పాయింట్ వరకు వెళితే అది 0 75π వస్తుంది కాబట్టి ఇది H ప్లేన్ హార్న్ తదుపరిది మనం ఈ రేఖా చిత్రాన్ని చూస్తే a ఒక పాయింట్ వద్ద ప్లేర్ యాంగిల్ ఎలా మారుతుందో చూడవచ్చు నేను ప్లేర్ యాంగిల్ పెంచుతూ ఉంటే అప్పుడు a పెరుగుతూ ఉంటుంది కానీ మీరు పెద్ద వాటిని కలిగి ఉండటం మంచిది అప్పుడు ప్లేర్ యాంగిల్ ని ఉత్తమమైన విలువలో ఉంచాలి తదుపరిది మన E ప్లేన్ హార్న్ మీరు ఇక్కడ E ప్లేన్ హార్న్ లో రేఖా చిత్రం ను చూద్దాం E ప్లేన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది నిర్దిష్టము గా ఉంటుంది అంటే ఈ y దిశ కాబట్టి y లో ఫ్లేరింగ్ జరుగుతుంది ఇక్కడ E మరియు H అని చూపబడింది కాబట్టి E ఇక్కడ ఉంది కాబట్టి ఫ్లేరింగ్ ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడ a అనేది ఒక బ్రాడర్ డైమెన్షన్స్ ఇది స్థిరంగా ఉంటుంది b అనేది న్యారో డైమెన్షన్స్ b' కి మారుతుంది ఇది E ప్లేన్ హార్న్ కు ఉదాహరణ అని మీరు చూడవచ్చు ఇది రెక్టాoగులార్ వేవ్గైడ్ వైపు ఇది మరొక వైపు E ప్లేన్ అనేది ప్లేర్ ను పొందుతున్నట్లు మీ వైపు నుండి చూస్తారు లేదా మీరు చూసే వైపు నుండి ఇది E ప్లేన్ కాబట్టి E ప్లేన్ అనేది ప్లేర్ ను పొందుతోంది మరొకటి స్థిరంగా ఉంచబడుతుంది ఇది E ప్లేన్ హార్న్ కు ఉదాహరణ ఇప్పుడు మేము అక్కడ చేసిన పరిశీలన ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్టివిటీ యొక్క సూత్రం 10 2ab బై లాంబ్డా నాట్ స్క్వేర్ హార్న్ పొడవు స్థిరంగా ఉంటే నేను ఏదో ఒకవిధంగా గెయిన్ పెంచుకోవాలనుకుంటున్నాను అప్పుడు నేను π బై 4 ని ఉల్లంఘించగలను మరియు ఇక్కడ వరకు వెళ్లగలను నేను ఆ 3 బై 4π లేదా 0 75 π వరకు వెళ్ళలేను ఇక్కడ మనం 0 5 π వరకు మాత్రమే వెళ్ళగలం అంటే π బై 2 ద్వారా మాత్రమే π బై 4 ఫేస్ ఎర్రర్ బదులుగా నేను π బై 4 వరకు వెళ్ళగలను H ప్లేన్ లో నేను 3 బై 4 π వరకు వెళ్ళగలను ఎందుకు అలా కానీ E ప్లేన్లో నేను π బై 2 వరకు మాత్రమే వెళ్ళగలనుకారణం రెక్టాoగులార్ వేవ్గైడ్ లో ప్రతి ఎపర్చరు ఫీల్డ్లో ఇది H ప్లేన్లో ఎపర్చరు యొక్క సైడ్ దగ్గర 0 కి వెళుతుంది అయితే E ప్లేన్లో ఎపర్చరు ఫీల్డ్ స్థిరంగా ఉంటుంది అందుకే ఇక్కడ మీరు పాయింట్ దాటి వెళ్ళలేరు ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది కాని అక్కడ మీకు అవకాశం ఉంది ఎందుకంటే చివర్లో అది 0 కి వెళుతుంది కాబట్టి H ప్లేన్ విషయాలలో మీకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది మరియు ఇక్కడ కూడా మీరు ఇలా చేస్తే గెయిన్ ఎంత తగ్గుతుంది దీనిని తగ్గించే కొద్దీ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ 1 3 కి బదులుగా ఇది 10 ఇది 1 25 ab బై లాంబ్డా నాట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది E ప్లేన్ హార్న్ అప్పుడు ప్రజలు ఏమనుకున్నారు అంటే స్పష్టంగా మంచి విషయం ఏమిటంటే E మరియు H ప్లేన్ విషయాలు రెండూ ఇలాంటివి దీనిని పిరమిడల్ హార్న్ అని అంటారు మీరందరూ చాలాసార్లు చూశారని నేను అనుకుంటున్నాను కాబట్టి రెండు వైపుల మీరు చూస్తారు ఈ ప్లేన్ కూడా స్క్వేర్ గా ఉంది ఇది మీరు చూసే ఈ ఫ్లేరింగ్ H ప్లేన్ ఫ్లేరింగ్ఈ ఫ్లేరింగ్ E ప్లేన్ ఫ్లేరింగ్ రెండూ ప్లేర్ అవుతాయి కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి ఇది నిర్మించినప్పుడు మీరు పై నుండి చూస్తారు E ప్లేన్ ఫ్లేరింగ్ ప్రారంభమైన అదే పాయింట్ నుండి H ప్లేన్ ఫ్లేరింగ్ కూడా అదే పాయింట్ నుండి ప్రారంభమైంది రూపకల్పన చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఇది ఘజియాబాద్ కంపెనీలలో ఒకటైన సికో చేసిన హార్న్ ఇవన్నీ భారతీయ నిర్మిత వస్తువులు పిరమిడల్ హార్న్ లో మీరు రెండు వైపులా ప్లేర్ చేస్తారు కాబట్టి చివరికి మీ ఎపర్చరు అనేది aబై b' అవుతుంది ఇప్పుడు రెండు ప్లేన్ లలో ప్లేర్ ఆంగిల్ లో అతితక్కువ ఫేజ్ ఎర్రర్ ఉండటానికి ఫేజ్ ఎర్రర్ స్థితిని సంతృప్తి పరచాలి ఆ ట్యాన్ psi E బై H ను నేను సంతృప్తిపరచడానికి వ్రాస్తున్నాను నేను సాధారణంగా a' కన్నా b' పెద్దది అని సంతృప్తి పరుస్తున్నాను కాబట్టి నేను వీటిని సంతృప్తిపరిస్తే ఇది స్వయంచాలకంగా సంతృప్తి చెందుతుంది రేడియేటెడ్ ఫీల్డ్ మరియు డైరెక్టివిటీ అవి E లేదా H ప్లేన్ హార్న్ లతో సమానంగా ఉంటాయి వీటిని a స్థానంలో a మరియు b స్థానంలో b తో భర్తీ చేస్తారు కాబట్టి ఒక స్థిరమైన పొడవు కలిగివున్న హార్న్ కోసం నాకు గరిష్ట గెయిన్ చేకూర్చడానికి అనుమతిస్తే ప్రజలు H ప్లేన్ కోసం 0 75 π ఫేజ్ ఎర్రర్ ని పొందుతారు మరియు E ప్లేన్లో కూడా అదే సమస్య ను కలిగి ఉంటుంది కాబట్టి దాని కోసం పిరమిడ్ హార్న్ యొక్క గెయిన్ ఏమిటి దానిని నేను 10 2 బై 1 3 x 1 25 ab బై లాంబ్డా నాట్ స్క్వేర్అని రాస్తాను ఇది వాస్తవానికి ప్రసిద్ధ సూత్రం 6 4 ab బై లాంబ్డా నాట్ స్క్వేర్ ఇది హార్న్ పిరమిడల్ హార్న్ యొక్క గెయిన్ పిరమిడల్ హార్న్ లను ప్రామాణిక గెయిన్ కోసం ఉపయోగిస్తారు హార్న్ యాంటెన్నా కొలత మొదలైన వాటిలో లేదా వివిధ కొలతలలో మనకు ప్రామాణిక గెయిన్ కావాలని చూస్తాము ఇప్పుడు హార్న్ ఒక యాంటెన్నా హార్న్ డైపోల్ మొదలైనవి కానీ హార్న్ గెయిన్ కి మంచి విలువను ఇస్తుంది దాని నుండి మనకు తెలిసిన హార్న్ జ్యామితి గెయిన్ ఏమిటో నేను చెప్పగలను ఈ పిరమిడల్ హార్న్ ల నుండి ప్రామాణిక గెయిన్ హార్న్ లను ఎల్లప్పుడూ తయారు చేస్తారు ఎందుకంటే పొడవును మార్చడం ద్వారా ఏదైనా గెయిన్ పొందవచ్చు మరియు తెలియని యాంటెన్నా గెయిన్ యొక్క పోలిక కోసం ఈ పిరమిడల్ హార్న్ లను ఉపయోగిస్తారు అందువల్ల అన్ని యాంటెన్నా ప్రయోగశాలలలో మనం కనీసం ఈ పిరమిడల్ హార్న్ లను చూస్తాము ఎందుకంటే అవి ప్రామాణిక గెయిన్ లను ఇస్తాయి అప్పుడు చిన్న పిరమిడల్ హార్న్ లను ఫీడ్ హార్న్ లుగా ఉపయోగిస్తారు పారాబొలోయిడల్ రిఫ్లెక్టర్ లేదా డిష్ యాంటెన్నా గురించి మేము తరువాత చూస్తాము మీ ఇళ్లలో వాడే డిటిహెచ్ లో కూడా ఒక డిష్ ఉందని మేము చూస్తాము కాని దాని దగ్గర ఎప్పుడూ హార్న్ యాంటెన్నా ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి అది వృత్తాకార హార్న్ కావచ్చు అది రెక్టాoగులార్ హార్న్ కావచ్చు కానీ అక్కడ ఎప్పుడూ హార్న్ ఉంటుంది అది ఒక ఉపయోగం ఇక్కడ పారాబొలోయిడల్ రిఫ్లెక్టర్ వ్యవస్థను ఫీడ్ హార్న్ అంటారు ఫీడ్ హార్న్ గా హార్న్ లను కూడా ఉపయోగిస్తారు మరియు ఫీడ్లు మొదలైన వాటి కోసం పెద్ద అర్రే యాంటెన్నాల్లో కూడా హార్న్ ను ఉపయోగిస్తారు ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మనకు ప్రయోగశాలలలో ఇది చాలా ముఖ్యం నేను ఇప్పుడు హార్న్ రూపకల్పనపై కొంత సమయం గడుపుతాను ఎందుకంటే ఆ డిజైన్ చాలా ముఖ్యం కాబట్టి కొన్ని జ్యామితులు ఉంటాయని మీరు చూస్తారు ఇక్కడ హార్న్ ను చూద్దాం మొదట నేను H ప్లేన్లో ఫ్లేర్ ను తీసుకుంటున్నాను కాబట్టి E ప్లేన్ లో ప్లేర్ ఉంది కాబట్టి b నుండి b' కి ప్లేర్ అవుతుంది మరియు దానికి పేరు పెట్టనివ్వండి ఈ పాయింట్ హార్న్ A యొక్క అపెక్స్ ఇప్పుడు ప్లేర్ ప్రారంభమైన స్థానం ని పిలవనివ్వండి అది B ఈ పంక్తిలో ఈ పాయింట్ C మరియు దీనిని ఎపర్చరులో ఈ పాయింట్ ని D అని పిలవనివ్వండి మరియు పైభాగంలో ఉన్న ఈ పాయింట్ ని E అని పిలుద్దాం ఇక్కడ మీరు జ్యామితి నుండి సులభంగా చూడగలరు AB బై AD ని ఎల్లప్పుడూ ఇవన్నీ సారూప్య త్రిభుజాలు అని మీరు అందరూ అంగీకరిస్తున్నారు కాబట్టి AB బై AD అనేది BC బై DE కి సమానం నేను దీన్ని సులభంగా వ్రాయగలను కాబట్టి AB అంటే ఏమిటి AB కంటే ముందు అదే H ప్లేన్ హార్న్ యొక్క మరొక రేఖాచిత్రం కూడా చూద్దాం ఇది నా b' మరియు ఇది నా అపెక్స్ మరియు ρe లో మేము దీనిని ఇక్కడ నుండి ఇక్కడకు ρ1 అని పిలుస్తాము ఇప్పుడు వాస్తవానికి నేను ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాఅంటే అపెక్స్ నుండి ప్లేరింగ్ అవుతున్నా పాయింట్ వరకు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను దూరం ఎంత ఇది వాస్తవానికి నేను వీటిని నా bextra అని పిలుస్తాను కాబట్టి ఇవి బయటి దృశ్యం నుండి వచ్చినవి ఇది ఒక హైపోథెటికల్ పాయింట్ ఈ bextra పాయింట్ ఏమిటో నేను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను ఈ ఆంగిల్ psi e అని చెప్పాను ఎందుకంటే ఇది E ప్లేన్ హార్న్ మరియు P పొడవు కోసం జరిగిన ఫ్లేర్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పొడవు P అని చెబుతాను దయచేసి ρ1 ఇక్కడ నుండి అపెక్స్ వరకు ఉందని గుర్తుంచుకోండి P ρ1 మైనస్ bextra e అని నేను చెప్పగలను ఎందుకంటే ఒక హార్న్ వాస్తవానికి Pe ని రూపొందించినప్పుడు భౌతికంగా ఈ పొడవు ఇతర ప్లేన్ PeH లో సమానంగా ఉండాలి ఎందుకంటే ఇది రూపకల్పన చేయడానికి భౌతికంగా అవి ఒకేలా ఉండాలి అంటే ఈ దూరం అవి ఒకే విధంగా ఉండాలి అది కల్పించబడదు కాబట్టి నేను ఇచ్చిన ఈ విషయం నుండి Pe ని లెక్కించడానికి ప్రయత్నిస్తున్నాను అందుకే ఇక్కడ AB అంటే ఏమిటి AB AD కి సమానం AD అంటే ఇక్కడ నుండి మీరు ρ1b బై 2 b' బై 2 అని చూడవచ్చు ఇపుడు నేను Pe అంటే BD కి సమానం అని వ్రాయవచ్చు అంటే అది AD మైనస్ AB విలువ ρ1 1 మైనస్ b బై b' అవుతుంది ఇప్పుడు ρ1 సాధారణంగా ఏ హార్న్ కు ఇవ్వబడదు అంటే నేను దానిని ప్లేర్ ఆంగిల్ తో సంబంధం కలిగి ఉండాలి ఇప్పుడు నేను tan psi బై 2ను b బై 2 బై bextra కి సమానం అని వ్రాయగలను మరియు అది ఏమిటంటే b బై 2 బై ρ1 ఇక్కడ నుండి bextra నీ మీరు b ρ1 బై b అని కనుగొనవచ్చు కాబట్టి Pe అనేది ρ1 మైనస్ bextra అవుతుంది మరియు ఒకవేళ మీరు దానిని b మైనస్ b b స్క్వేర్ రూట్ ఆఫ్ ρe స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 4 చేస్తే పొందుతారు కాబట్టి చివరకు ప్రజలు దీనినిb మైనస్ b ρe b స్క్వేర్ మైనస్ 14 హోల్ ది పవర్ హాఫ్ గా వ్రాస్తారు ఇప్పుడు నేను H కోసం అదే పని చేస్తాను H ప్లేన్ హార్న్ అక్కడ కూడా రేఖాచిత్రం ఇదే కాబట్టి ఇది ρh ఇది ρ2 మరియు ఇది Ph మరియు ఇది మొత్తం విషయం psi h ఇది ఒక a'మరియు ఇది a కాబట్టి మళ్ళీ ఇదే విధమైన విషయం నుండి నేను చెప్పగలను Ph అనేది a మైనస్ a ρh by a హోల్ స్క్వేర్ మైనస్ ¼ హోల్ పవర్ హాఫ్ అవుతుంది మరియు భౌతికంగా ఒక హార్న్ ను నిర్మించటానికి Pe అనేది Ph కి సమానంగా ఉండాలి ఒక ఉదాహరణ తీసుకుందాం పిరమిడల్ హార్న్ ఈ కోణాన్ని కలిగి ఉందని a'అనేది 5 5 లాంబ్డా b అనేది 2 75 లాంబ్డా లాంబ్డా లేదా లాంబ్డా నాట్ ఏమైనా ఒకటే a అనేది 0 5 లాంబ్డా నాట్ బి అనేది 0 25 లాంబ్డా నాట్ ρ1 మరియు ρ2 అనేది 6 లాంబ్డా నాట్ కు సమానం అటువంటి హార్న్ ను భౌతికంగా నిర్మించవచ్చో లేదో తనిఖీ చేయండి కాబట్టి మొదటి భాగం ఏమిటి మీరు నేరుగా సూత్రాలను ఉంచవచ్చు కాని మీరు మొదట ρe మరియు ρh ను కనుగొనడం మంచిది ఎందుకంటే జ్యామితి నుండి అర్థం చేసుకోవడం సులభం ρh అంటే ఏమిటి ρ1 ρ2 ఇచ్చినప్పటి నుండి ఇది ఎల్లప్పుడూ ఇవ్వబడదు కానీ ఈ సందర్భంలో ఇవ్వబడినవి కాబట్టి ఇది ρh ఈ రైట్ ఆంగిల్డ్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ అని నేను చెప్పగలను కాబట్టి దాని నుండి నేను ρn ρe నీ సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి అది 6 155 లాంబ్డా నాట్ అని మనం చూస్తాము అదేవిధంగా ρh అనేది 6 6 లాంబ్డానాట్ అవుతుంది కాబట్టి మీరు పొందిన తర్వాత మీరు వ్యక్తీకరణల ను చూస్తారు ఎందుకంటే మీకు b b ρe తెలుసు కాబట్టి మీరు కూడా కనుగొంటారు మీరు ఇక్కడ నుండి Pe ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా ఇతర సమీకరణం నుండి Ph ని పొందవచ్చు ఇది సమానంగా ఉన్నాయో లేదో అని మీరు సరిచూసుకోండి కాబట్టి Pe అనేది 5 454 లాంబ్డా నాట్ మరియు Ph అనేది 5 454 లాంబ్డానాట్ అవుతుందని మీరు చూస్తారు కాబట్టి హార్న్ ను భౌతికంగా నిర్మించవచ్చు కాబట్టి ఏదైనా డిజైనర్ చేయవలసిన మొదటి తనిఖీ ఇదే ఇది ఇవ్వబడిందని అనుకుందాం కానీ ఇది డిజైన్ యొక్క మధ్య భాగం అని నేను చెప్తాను ఎందుకంటే ఈ విషయాలన్నీ ఏ నిర్దేశకులు చెప్పరు మరికొందరు ఇంజనీర్ ట్రాన్స్మిటర్ సిస్టమ్ ఇంజనీర్ ఈ గెయిన్ కలిగిన హార్న్ ను నిర్మించండి కాబట్టి సాధారణంగా మైక్రోవేవ్ ఇంజనీర్ కు ఈ రకమైన విషయం ఇవ్వగలిగితే తప్ప తెలియదు కాబట్టి ముందు వాస్తవ రూపకల్పనకు గెయిన్ పేర్కొనబడాలి నాకు అవసరమైనది మీరు తనిఖీ చేయాలి కాబట్టి హార్న్ యొక్క రూపకల్పన సమీకరణం ఏమిటి అని మేము తదుపరి ఉపన్యాసంలో తీసుకుంటాము ధన్యవాదాలు